నమస్కారము కాబట్టి చివరి తరగతిలో మనము సూపర్ పొజిషన్ సిద్ధాంతం మరియు సోర్స్ ట్రాన్సఫర్మేషన్ గురించి చర్చించాము ఎసి విశ్లేషణకు సంబంధించి వివిధ సిద్ధాంతాలపై మన చర్చను కొనసాగిస్తాము నేటి సెషన్లో మనము థెవెనిన్ నార్టన్ సిద్ధాంతం మరియు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ సిద్ధాంతాల గురించి చర్చిస్తాము ముందుగా AC సర్క్యూట్ అనాలిసిస్ కు సంబంధించిన ఆ సిద్ధాంతాలు ఏమిటో చూద్దాం మొదట మనము థెవెనిన్ మరియు నార్టన్ సిద్ధాంతం గురించి చర్చిస్తాము మనము AC సర్క్యూట్ అనాలిసిస్ గురించి మాట్లాడేటప్పుడు నార్టన్ మరియు థెవెనిన్ ఈక్వివాలెన్స్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఈ సందర్భంలో థెవెనిన్ మరియు నార్టన్ సిద్ధాంతాలు డిసి సర్క్యూట్ విషయంలో మాదిరిగానే ఎసి సర్క్యూట్లో వర్తించబడతాయి ఇప్పుడు సూపర్పొజిషన్ సిద్ధాంతం విషయంలో మీరు చూసినట్లైతే సోర్స్ లు కనుక వేర్వేరు ఫ్రీక్వెన్సీలతో ఉంటే ప్రతి ఫ్రీక్వెన్సీ డొమైన్కు అనుగుణమైన ప్రత్యేక సర్క్యూట్లను సృష్టించి ఆపై సమాచారాన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉందని మనము చర్చించాము ఈ సందర్భంలో మనము వేర్వేరు ఫ్రీక్వెన్సీల కోసం వేర్వేరు సర్క్యూట్లను కూడా సృష్టిస్తాము మరియు చివరికి మనము సర్క్యూట్ ను పరిష్కరించడానికి సూపర్ పొజిషన్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తాము ఇప్పుడు ఈక్వివాలెంట్ సర్క్యూట్ ద్వారా ఒక ఫ్రీక్వెన్సీ డొమైన్ కోసం థెవెనిన్ మరియు నార్టన్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుందాం ఈక్వివలెంట్ సర్క్యూట్ అనేది థెవెనిన్ లేదా నార్టన్ యొక్క ఈక్వలెంట్ తప్ప మరొకటి కాదు కాబట్టి మనము థెవెనిన్ ఈక్వివాలెంట్ మరియు నార్టన్ ఈక్వివాలెంట్ ను ఎలా సృష్టిస్తాము డిసి సర్క్యూట్ విశ్లేషణ విషయంలో మనము ఉపయోగించిన అదే పద్ధతిని ఉపయోగిస్తాము అక్కడ మనకు ఒక లీనియర్ సర్క్యూట్ ఉంటుంది ఈ లీనియర్ సర్క్యూట్ థెవెనిన్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ సహాయంతో చూపించబడుతుంది థెవెనిన్ వోల్టేజ్ థెవెనిన్ ఇంపెడెన్స్తో సిరీస్లో ఉంటుంది అదేవిధంగా ఎక్కడైతే నార్టన్ యొక్క కరెంట్ సోర్స్ IN నార్టన్ యొక్క ఇంపెడెన్స్ తో పారేలల్ గా ఉంటుందో అక్కడ నార్టన్ యొక్క ఈక్వివాలెంట్ లీనియర్ సర్క్యూట్ నార్టన్ యొక్క ఈక్వివాలెంట్ గా మార్చబడుతుంది కాబట్టి ఈ రెండు సర్క్యూట్లు థెవెనిన్ ఈక్వివాలెంట్ మరియు నార్టన్ ఈక్వివాలెంట్ ఒకదానికొకటి ద్వంద్వ మైనవి మరియు థెవినిన్ వోల్టేజ్ విలువ VThZNIN అని మీరు చూడవచ్చు ఈ రెండు సందర్భాల్లో మీ థెవెనిన్ యొక్క ఇంపెడెన్స్ మరియు నార్టన్ యొక్క ఇంపెడెన్స్ రెండూ ఒకే విధంగా ఉంటాయి ఈ విధంగా మీరు థెవెనిన్ యొక్క ఈక్వివాలెంట్ ను నార్టన్ ఈక్వివాలెంట్ గా మార్చవచ్చు ఇప్పుడు ఈ ఈక్వెషన్లను కొన్ని ఉదాహరణల సహాయంతో అర్థం చేసుకుందాం మొదట థెవెనిన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఉదాహరణలో ఇచ్చిన సర్క్యూట్ యొక్క బి టెర్మినల్ అంతటా ఉన్న థెవెనిన్ ఈక్వివాలెంట్ ను కనుగొనడానికి ప్రయత్నిస్తాము ఇక్కడ మొదట మనం ZTh విలువను కనుగొంటాము ZTh అనేది వోల్టేజ్ సోర్స్ ను 0 కి సమానంగా చేయడం వలన టెర్మినల్ a b నుండి కనిపించే ఇంపెడెన్స్ తప్ప మరొకటి కాదు అంటే వోల్టేజ్ సోర్స్ ను 0 కి సమానంగా అమర్చడం అంటే వోల్టేజ్ సోర్స్ ను షార్ట్ సర్క్యూట్ చేయడం అవుతుంది మరియు కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూట్ అవుతుంది ఈ సందర్భంలో మనము వోల్టేజ్ సోర్స్ షార్ట్ సర్క్యూట్ ను కలిగి ఉన్నాము మరియు మనకు సర్క్యూట్ యొక్క టోపోలాజి పైన ఉన్న జ్ఞానం సహాయంతో ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ క్రమాన్ని ఎప్పుడైనా మారుస్తాము ఈ సర్క్యూట్ ఇప్పుడు j6 ఇంపెడెన్స్ రెండు పారేలల్ కలయికలు కల 8 ఓం రెసిస్టెన్స్ తో పారేలల్ గా ఉంటుందని మరియు తరువాత4 మరియు j12ఇంపెడెన్స్ యొక్క మరొక పారేలల్ కలయికతో సిరీస్ లో ఉంటుందని మనము తెలుసుకుంటాము కావున మన సర్క్యూట్ ఎలా ఉంటుంది మీరు చిత్రం లో చూసినట్టు ఎఫ్ మరియు డి షార్ట్ సర్క్యూట్ చేయబడ్డాయి కాబట్టి అవి చిత్రంలో కలిసి ఉంటాయి కాబట్టి మీరు తిరిగి సర్క్యూట్కు వెల్లినట్లైతే f మరియు d షార్ట్ సర్క్యూట్ చేయబడలేదు ఎందుకంటే మీరు వోల్టేజ్ సోర్స్ ను షార్ట్ సర్క్యూట్గా ఉంచారు ఇప్పుడు అప్ డేట్ చేయబడిన సర్క్యూట్ Z1 చిత్రంలో చూపిన విధంగా ఉంది Z1 j6||8 j68 j682 88 j3 84 మరియు Z2j12||4j124j1243 6j1 2 థెవెనిన్ ఈక్వి వాలెంట్ రెసిస్టెన్స్ తరువాత ఇవ్వబడుతుంది ZThZ1Z26 48 j2 64 కాబట్టి ఇప్పుడు మీరు థెవెనిన్ యొక్క ఈక్వి వాలెంట్ కు సమానం తదుపరి పని ఏమిటంటే థెవెనిన్ వోల్టేజ్ విలువను తెలుసుకోవడం కాబట్టి థెవెనిన్ వోల్టేజ్ టెర్మినల్ a b అంతటా ఉన్న వోల్టేజ్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఎలా పరిష్కరించాలి మనము మొదట I1 మరియు I2 కరెంట్ లను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము I1 d f విభాగంలో ప్రవహిస్తున్న కరెంట్ మరియు I2 అనేది సెగ్మెంట్ యొక్క కుడి వైపున ప్రవహిస్తోంది కాబట్టి I1120∠758 j6AI2120∠754j12A bcdeab లూప్ చుట్టూ KVL ను వర్తింపచేస్తే VTh 4I2I10 ఆపై మీరు దీనిని పరిష్కరిస్తే VTh4I2j6I1 480∠754j12720∠75908 j6 37 87 37

31V కాబట్టి ఇప్పుడు మీరు థెవెనిన్ ఇంపెడెన్స్ యొక్క విలువను పొందారు అది Zth ఆపై మీరు Vth యొక్క విలువను కనుగొన్నారు కాబట్టి మీరు థెవినిన్ ఈక్వి వాలెంట్ ను గీయవచ్చు కాబట్టి మీరు Vth ను పొందుతారు మరియు సిరీస్లో మీరు లెక్కించిన Zth ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే మీరు ఆధారపడిన కరెంట్ సోర్స్ ను చూస్తారో అలాంటి సర్క్యూట్ కు థెవెనిన్ ఈక్వివాలెంట్ ను కనుగొనవలసిన మరొక ఉదాహరణను చూద్దాం ఇప్పుడు VTh ను కనుగొనడానికి మనం ఏం చేస్తాం టెర్మినల్ a b అంతటా ఉన్న వోల్టేజ్ విలువను మనం కనుగొంటాము కాబట్టి ఎలా కనుగొనాలి మీరు ఈ చిత్రాన్ని చూస్తే కరెంట్ సోర్స్ ద్వారా ప్రవహించే కరెంట్ విలువ I0ప్లస్ 0 5 I0 కు సమానం కాబట్టి మీరు ఈ నోడ్కు KCL అప్లై చేస్తే కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు మీరు ఇలా వ్రాయవచ్చు 15I00 5I0I010A ఇప్పుడు మీరు కుడి వైపున ఉన్న లూప్కు కెవిఎల్ను అప్లై చేయాలి కాబట్టి మీరు కెవిఎల్ను వర్తింపజేస్తే మీరు ఇలా వ్రాయవచ్చు I02 j40 5I04j3VTh0 లేదా VTh102 j4 54j3 j55 అందువలన థెవెనిన్ వోల్టేజ్ VTh55∠ 90V తదుపరి పని మీరు Zth ను కనుగొనాలి కాబట్టి Zth ను కనుగొనడానికి మనము ఇండిపెండెంట్ సోర్స్ ను తొలగిస్తాము కాబట్టి ఈ సందర్భంలో ఇండిపెండెంట్ సోర్స్ మనకు ఈ కరెంట్ సోర్స్ మీరు కరెంట్ సోర్స్ ను తీసివేస్తే అప్ డేట్ చేసిన సర్క్యూట్ చిత్రంలో చూపినట్లుగా ఉంటుంది మరియు ఇప్పుడు టెర్మినల్ a b అంతటా 3 ఆంపియర్ విలువ కలిగిన కరెంట్ సోర్స్ ని వర్తింపజేస్తాము మనము 3 ఆంపియర్లను ఆర్బిటరీ చాయిస్ గా తీసుకున్నాము మీరు ఏదైనా విలువను ఊహించవచ్చు ఇప్పుడు థెవినిన్ ఇంపెడెన్స్ ZThVsIs మీరు నోడ్ వద్ద కెసిఎల్ KCL అప్లై చేస్తే 3I00 5I0I02A ఇప్పుడు మీరు ఇక్కడ చూసే కుడి వైపున ఉన్న లూప్కు KVL ను వర్తింపజేద్దాం కాబట్టి మీరు KVL ను అప్లై చేస్తే మనం పొందుతాం VsI04j32 j426 j అందువలన ZThVsIs26 j34 j0 667 ఇప్పుడు ఈ ప్రత్యేక ఉదాహరణలో మనం నార్టన్ సిద్ధాంతాన్ని ఉపయోగించి సెగ్మెంట్ a b లో ప్రవహించే కరెంట్ I0 విలువను కనుగొనాలి కాబట్టి మొదట నార్టన్ యొక్క ఈక్వివాలెంట్ ను తెలుసుకోవడానికి మనం టెర్మినల్ a b నుండి లోడ్ను తొలగించాలి b ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏమిటి మనము నార్టన్ యొక్క ఈక్వివాలెంట్ ఇంపెడెన్స్ యొక్క విలువ ZN ను కనుగొనాలి మొదట మీరు ZN విలువను కనుగొనమని అడిగినప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు వోల్టేజ్ సోర్స్ ను షార్ట్ సర్క్యూట్ చేస్తారు మరియు కరెంట్ సోర్స్ ను ఓపెన్ సర్క్యూట్ చేస్తారు ఈ చిత్రంలో చూపిన విధంగా మీరు అప్డేట్ చేయబడిన సర్క్యూట్ను పొందుతారు ఇప్పుడు ఈ ప్రత్యేక విభాగాన్ని మీరు చూస్తే ఇందులో కెపాసిటెన్స్ అందించేట టువంటి j2 ఓం రియాక్టన్స్తో ఒక 8 ఓం రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నది ఆపై ఇండక్టర్ అందించే j4 రియాక్టన్స్ మరియు 10 ఓం రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి ఇది క్రమబద్ధీకరించబడుతుంది ఎందుకంటే మీకు కరెంట్ వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ చేయబడింది ఇది షార్ట్ సర్క్యూట్ చేయబడింది ఈ లెగ్ అప్పుడు పూర్తిగా షార్ట్ సర్క్యూట్ అవుతుంది మరియు ఆ సందర్భంలో ZN5 కాబట్టి మీరు ఏమి చెప్పగలరు మీ నార్టన్ యొక్క ఈక్వి వాలెంట్ ఇంపెడెన్స్ విలువ 5 ఓం తదుపరి పని ఏమిటంటే మీరు IN విలువను తెలుసుకోవాలి IN యొక్క విలువను కనుగొనడానికి మనము టెర్మినల్స్ a b ను కనుగొని వాటిని షార్ట్ సర్క్యూట్ చేశాము ఆపై IN విలువ కోసం మనము పరిష్కరిస్తాము ఇప్పుడు ఈ ఫిగర్ నుండి మీరు కరెంట్ సోర్స్ ఈ రెండు లూప్ ల మధ్య వస్తున్నట్లు చూడవచ్చు కాబట్టి మీరు ఏమి సృష్టించగలరు మీరు ఒక సూపర్ మెష్ ను సృష్టించవచ్చు ఎందుకంటే కరెంట్ సోర్స్ అనేది రెండు మెష్లకు సాధారణం మనము మెష్ 2 మరియు 3 కలిగి ఉన్న ఒక సూపర్ మెష్ ను సృష్టిస్తాము మరియు తరువాత మనము మెష్ ఈక్వెషన్ వ్రాస్తాము మెష్ 1 కొరకు j40I118j2 I28 j2I310j40 సూపర్ మెష్ నుండి I118j2 I213 j2I310j40 మెష్ 2 మరియు 3 మధ్య ఉన్న కరెంట్ సోర్స్ వలన నోడ్ a వద్ద I3I23 మొదటి రెండు ఈక్వేషన్స్ ను కూడడం వలన j405I20 అందువలన I2j8 ఆపై మీరు ఈ సమీకరణంలో I2j8 విలువను ఉంచవచ్చు I3I233j8 నార్టన్ కరెంట్ విలువ INI33j8 కరెంట్ డివిజన్ ద్వారా నార్టన్ ఈక్వి వాలెంట్ సర్క్యూట్ I05520j15IN3j85j31

48A ఇప్పుడు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం అని పిలువబడే మరొక సిద్ధాంతానికి వద్దాం కాబట్టి డిసి DC సర్క్యూట్ విషయంలో ఆర్ఎల్ ను లోడ్ చేయడానికి విద్యుత్ సరఫరా నెట్వర్క్ అందించే శక్తిని పెంచే సమస్యను మనము పరిష్కరించాము కాబట్టి మనము ఎలా పరిష్కరిస్తాము మనము గణిత శాస్త్రపరంగా పరిష్కరించాము మరియు మొదటగా సర్క్యూట్ దాని థెవెనిన్ ఈక్వి వాలెంట్ రూపంలో ఉందని చూశాము మరియు గణిత శాస్త్ర పరంగా లోడ్ రెసిస్టెన్స్ థెవెనిన్ రెసిస్టెన్స్ కు సమానంగా ఉంటే మాక్సిమం పవర్ లోడ్కు డెలివర్ అవుతుందని మనము నిరూపించాము కాబట్టి డిసి సర్క్యూట్ విషయంలో మనము దీనిని నిరూపించాము ఇప్పుడు అదే కాన్సెప్ట్ AC సర్క్యూట్ల కోసం కూడా ఉపయోగపడుతుంది మరియు AC సోర్స్ సర్క్యూట్కు అనుసంధానించబడి ఉంటే మాక్సిమం పవర్ ని లోడ్కు బదిలీ చేసే కండిషన్ ని తెలుసుకోవడానికి మనము ప్రయత్నిస్తాము కాబట్టి ఇప్పుడు మనం లీనియర్ సర్క్యూట్గా పరిగణించే సర్క్యూట్ను పరిశీలిద్దాం మనకు లోడ్ ZL కనెక్ట్ చేయబడింది కాబట్టి ఈ లీనియర్ సర్క్యూట్ మొదట థెవెనిన్ ఈక్వివాలెంట్ గా మారుతుంది కాబట్టి మనకు Zth తో సిరీస్లో Vth ఉంటుంది మరియు తరువాత ZL లోడ్ థెవెనిన్ ఈక్వి వాలెంట్ టెర్మినల్లో అనుసంధానించబడుతుంది ఇప్పుడు లోడ్ సాధారణంగా ఇంపెడెన్స్ ద్వారా సూచించబడుతుంది కాబట్టి ఇక్కడే మనము ZL తో లోడ్ను సూచిస్తున్నాము ఇప్పుడు ZL మరియు Zth ను రెక్టాంగిల్ రూపంలో సూచిద్దాం కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు మీకు Zth అనేది ఇంకోటి కాదు అది Rth ప్లస్ j Xth అని వ్రాయవచ్చు కాబట్టి మీరు ZL ను RL ప్లస్ jXL గా వ్రాయవచ్చు కాబట్టి ప్రాథమికంగా ఇది Rth ప్లస్ j XTh మరియు ZL RL ప్లస్ j XL కు సమానం కాబట్టి ఇప్పుడు Zth మరియు ZL మీరు రెసిస్టెన్స్ మరియు రియాక్టెన్స్ భాగాలుగా విభజించవచ్చు ఇప్పుడు మీరు లోడ్ ద్వారా ప్రవహించే కరెంటును తెలుసుకోవాలి కాబట్టి కరెంట్ విలువ ఏమిటి కరెంట్ అనేది Vth ను Zth ప్లస్ ZL చే విభజించబడితే వచ్చే విలువ కాబట్టి అది Zth ప్లస్ ZL ఇప్పుడు మీరు Zth మరియు ZL యొక్క విలువలను రెక్టాంగులర్ ఫామ్ తో భర్తీ చేస్తారు కాబట్టి మీరు Rth ప్లస్ j XTh ప్లస్ RL ప్లస్ j XL అని వ్రాయవచ్చు కాబట్టి ఇప్పుడు మీకు I విలువ వచ్చింది లోడ్కు పంపిణీ చేయబడిన యావరేజ్ పవర్ ఎంత లోడ్కు పంపిణీ చేయబడిన యావరేజ్ పవర్ ను P అయితే దాని విలువ 1 బై 2 I స్క్వేర్ R కు సమానం కాబట్టి లోడ్కి పంపిన యావరేజ్ పవర్ ని వ్రాయవచ్చు ఎందుకంటే ఇది RMS విలువ కాదు ఇది కనుక పీక్ వాల్యూ అయితే మీరు P విలువను 1 బై 2 I స్క్వేర్ R గా పొందుతారు కాబట్టి నేను RMS అయితే మీరు I RMS స్క్వేర్ను R లోకి వ్రాయవచ్చు అది లోడ్కు పంపిణీ చేయబడిన యావరేజ్ పవర్ విలువ ఇక్కడ ఈ సందర్భంలో P 1 నుండి 2 I స్క్వేర్ R వరకు ఉంటుంది అంటే Vth స్క్వేర్ను RL బై 2 కాబట్టి ఇక్కడ R అంటే RL లోడ్కి పంపిణీ చేయబడిన పవర్ ఆపై మనం Vth మరియు Zth మరియు ZL పరంగా I యొక్క విలువను వ్రాస్తాము కాబట్టి మనం స్లైడ్లో చూపిన విధంగా Vth RL మరియు Rth పరంగా పవర్ P ను మనం వ్రాయవచ్చు ఇప్పుడు తదుపరి పని ఏమిటి లోడ్ పారామీటర్ ను సర్దుబాటు చేయడం మన లక్ష్యం అంటే అది RL మరియు XL P యొక్క విలువ గరిష్టంగా ఉందని చూపించు కాబట్టి గరిష్ట P విలువను ఎలా పొందాలి దీన్ని చేయడానికి మనము డెల్ పి బై డెల్ ఆర్ఎల్ మరియు డెల్ పి బై డెల్ ఎక్స్ఎల్ 0 కి సమానం అని చెప్పాము కాబట్టి మీరు డెల్ పి బై డెల్ ఆర్ఎల్ ద్వారా మరియు డెల్ పి బై డెల్ ఎక్స్ఎల్ ద్వారా ఈ సమీకరణాన్ని ఉపయోగిస్తే మీరు ఏమని వ్రాయగలరు డెల్ పి బై డెల్ ఎక్స్ఎల్ విలువ Vth స్క్వేర్ ఇంటు RL ఇంటు Xth ప్లస్ XL Rth ప్లస్ RL స్క్వేర్ ప్లస్ Xth ప్లస్ XL స్క్వేర్ హోల్ స్క్వేర్ ద్వారా విభజించబడింది కాబట్టి మీరు XL కి సంబంధించిన ఈక్వెషన్ అని వేరుచేసేటప్పుడు ఇది మీకు లభిస్తుంది అదేవిధంగా మీరు RL కు సంబంధించి P ని వేరు చేసినప్పుడు మీరు స్లైడ్లో చూపిన విధంగా ఎక్స్ప్రెషన్ పొందుతారు ఇప్పుడు మీరు మీరు డెల్ పి బై డెల్ ఎక్స్ఎల్ PXLచేత సెట్ చేసినప్పుడు అది 0 కి సమానం ఏమి జరుగుతుంది కాబట్టి ఇది 0 కాదు ఇది మళ్ళీ ఉండకూడదు కాబట్టి 0 కావచ్చు Xth ప్లస్ XL కాబట్టి మీరు Xth ప్లస్ XL ను 0 కి సమానంగా సెట్ చేసినప్పుడు X Xth యొక్క మైనస్ కు సమానంగా ఉండాలనే షరతు మనకు వస్తుంది అదేవిధంగా మీరు డెల్ P ను డెల్ RL ను 0 కి సమానంగా సెట్ చేసినప్పుడు మరియు ఈ ప్రత్యేకమైన ఎక్స్ప్రెషన్ యొక్క భాగాన్ని పరిష్కరించండి అప్పుడు మీరు RL విలువను Rth స్క్వేర్ మరియు Xth ప్లస్ XL స్క్వేర్ యొక్క రూట్ కింద పొందుతారు ఇప్పుడు మీరు ఈ వ్యక్తీకరణలో XL విలువ మైనస్ Xth కు సమానం మీరు దీన్ని సింప్లిఫై చేయవచ్చు మరియు అప్పుడు మీరు RL ను Rth కు సమానంగా పొందుతారు కాబట్టి ఇప్పుడు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్ కోసం మీరు కండిషన్ ఎక్స్ప్రెషన్ పొందారు అంటే XL Xth యొక్క మైనస్కు సమానంగా ఉండాలి మరియు RL Rth కు సమానంగా ఉండాలి కాబట్టి మాక్సిమం యావరేజ్ పవర్ ట్రాన్స్ఫర్ కోసం ZL ను ఈ విధంగా ఎన్నుకోవాలి XL మైనస్ Xth కు సమానంగా ఉండాలి మరియు RL విలువ Rth కు సమానంగా ఉండాలి లేదా మీరు ZL ను RL ప్లస్ jXL మరియు ఇది Rth మైనస్ jXth కు సమానం అని వ్రాయచ్చు ఇది Zth యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ తప్ప మరొకటి కాదు కాబట్టి థెవెనిన్ ఇంపెడెన్స్ యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ కు ZL సమానమని మీరు సులభంగా చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయవలసిన మాక్సిమం పవర్ ఎంత ఈ సందర్భంలో Pmax అనేది ట్రాన్స్ఫర్ అయ్యే మాక్సిమం పవర్ అలాగే అది Vth స్క్వేర్ బై 8 ఇంటు Rth ఇది మీకు ఎలా వచ్చింది మీరు RL యొక్క విలువను Rth గా ఉంచండి మరియు XL విలువ మైనస్ Xth కు సమానం కాబట్టి ఇది ఏమైనప్పటికీ సున్నా అవుతుంది ఇది 4Rth స్క్వేర్కు సమానంగా ఉంటుంది మరియు తరువాత న్యూమరేటర్లో మీరు Vth స్క్వేర్ను ఇంటు Rth2 పొందుతారు కాబట్టి 1 Rth రద్దు చేయబడుతుంది మరియు చివరకు మీరు Vth స్క్వేర్ను 4 ఇంటు 2 గా విభజించి 8 Rth పొందుతారు కాబట్టి దీనినే మీరు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కండిషన్ లో పొందుతారు కాబట్టి మీరు డిసి సర్క్యూట్ నుండి పోల్చి చూస్తే ఇంపెడెన్స్లో రియాక్టివ్ కాంపోనెంట్ ప్రవేశపెట్టడం వల్ల ఇది కొద్దిగా వేరుగా ఉంటుంది ఇప్పుడు ఎసి విషయంలో మీ లోడ్ పూర్తిగా నిజమైతే అప్పుడు కండిషన్ ఏమిటి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కోసం కండిషన్ మీరు XL ను 0 కి సమానం చేయడం ద్వారా పొందుతారు కాబట్టి మీరు ఈ విలువను ఎక్కడ ఉంచుతారు మీరు XL విలువ ఇక్కడ 0 కి సమానం అని సెట్ చేశారు అప్పుడు మీకు ఏం లభిస్తుంది RL Rth స్క్వేర్ మరియు Xth స్క్వేర్ యొక్క రూట్ విలువకు సమానంగా ఉంటుంది కాబట్టి dc విషయంలో RL ను Rth కి అమర్చడం ద్వారా మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ పొందబడింది అయితే AC విషయంలో RL యొక్క విలువ Rth స్క్వేర్ మరియు Xth స్క్వేర్ యొక్క రూట్ కు సమానంగా ఉంటుంది కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే ఈ సందర్భంలో పూర్తిగా రెసిస్టివ్ లోడ్కు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ రెసిస్టెన్స్ అయిన లోడ్ ఇంపెడెన్స్ థెవెనిన్ ఇంపెడెన్స్ యొక్క మాగ్నిట్యూడ్ కు సమానంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సర్క్యూట్ నుండి తీసిన యావరేజ్ పవర్ ని పెంచే లోడ్ ఇంపెడెన్స్ ZL ని నిర్ణయించడానికి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ కాన్సెప్ట్ ను ఉపయోగిస్తాము ఇప్పుడు మీరు సర్క్యూట్ చూస్తే వోల్టేజ్ ను వర్తింపజేసినప్పుడు మీకు 10 యాంగిల్ 0 ఉంటుంది ఆపై వోల్టేజ్ సోర్స్ తో సిరీస్లో 4 ఓం రెసిస్టెన్స్ లు ఉంటాయి అలాగే పారేలల్ గా మీకు కెపాసిటర్ అందించే మైనస్ j6 ఓమ్ రియాక్టన్స్ తో సిరీస్లో 8 ఓం ఉంటుంది ఆపై ఇండక్టర్ అందించే j 5 ఓం రియాక్టన్స్ ఇప్పుడు లోడ్ ZL టెర్మినల్ అంతటా కనెక్ట్ చేయబడింది కాబట్టి మనం చేయవలసిన మొదటి పని ఏమిటంటే మొదట మీరు లోడ్ టెర్మినల్స్ వద్ద థెవెనిన్ ఈక్వివాలెంట్ ను పొందాలి కాబట్టి మనము మొదట సర్క్యూట్ నుండి లోడ్ ను తొలగిస్తాము ఎప్పుడైతే మీరు తీసేస్తారో అప్పుడు మీకు ఈ సర్క్యూట్ లభిస్తుంది ఎక్కడైతే మీకు 10 వోల్ట్ 4 ఓం 8 ఓం మరియు మైనస్ జె 6 మరియు జె 5 ఓం కనెక్ట్ చేయబడ్డాయి కాబట్టి మీరు ఈ విధమైన సర్క్యూట్ ను పొందుతారు థెవెనిన్ ఇంపెడెన్స్ విలువ తెలుసుకోవడానికి మీరు దీన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తారు కాబట్టి మీ సర్క్యూట్ ఇలా అవుతుంది మరియు ఈ 4 ఓం రెసిస్టెన్స్ ఇప్పుడు మైనస్ j 6 ఓం రియాక్టెంట్తో సిరీస్లో 8 ఓం రెసిస్టెన్స్ తో పారేలల్ గా ఉంటుంది కాబట్టి మీరు దీనిని పరిష్కరిస్తే దీని యొక్క పారేలల్ కలయిక మరియు రిసల్ట్ అనేది ఈ ఇండక్టెన్స్ అందించే j5 ఓం రియాక్టన్స్తో జతచేయబడుతుంది మీరు Zth ను 2 933 మరియు j 4 467 ఓం గా పొందుతారు కాబట్టి దీనిని పరిష్కరించడం ద్వారా మీరు Zth విలువను పొందుతారు ఇప్పుడు మీరు Vth యొక్క విలువను కనుగొనాలి కాబట్టి మీరు Vth ను ఎలా కనుగొంటారు ఇది సింపుల్ సర్క్యూట్ ఇక్కడ మీరు వోల్టేజ్ డివిజన్ కాన్సెప్ట్ ను ఉపయోగించుకోవచ్చు మరియు Vth యొక్క విలువను తెలుసుకోవచ్చు కాబట్టి Vth 8 ప్లస్ మైనస్ j 6 ను 8 మైనస్ j 6 ప్లస్ 4 తో విభజించి ఇంటు 10 చేయాలి కాబట్టి మీరు పరిష్కరించినప్పుడు మీరు Vth ను 7 454 యాంగిల్ మైనస్ 10 3 డిగ్రీ వోల్ట్ గా పొందుతారు ఇప్పుడు మీకు Vth మరియు Zth వచ్చింది తదుపరి పని మీరు ZL విలువను తెలుసుకోవాలి ఇది థెవెనిన్ ఈక్వివాలెంట్ టెర్మినల్ అంతటా అనుసంధానించబడిన లోడ్ కాబట్టి ZL మాక్సిమం విలువ ఏమిటి ZL కాంప్లెక్స్ కాంజుగేట్ కి Zth సమానంగా ఉంటుంది కాబట్టి ZL విలువ ఏమిటి ZL మీరు Zth యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ తీసుకొని 2 933 మైనస్ j 4 467 ఓం అని తెలుసుకోవచ్చు కాబట్టి లోడ్ ఇంపెడెన్స్ థెవెనిన్ ఈక్వివాలెంట్ సృష్టించడం ద్వారా మీరు సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి దీనితో మన నేటి సెషన్ను ముగించ వచ్చు ఈ సెషన్లో మనం ఎసి సర్క్యూట్ అనాలిసిస్ కు సంబంధించి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ సిద్ధాంతం నార్టన్ మరియు థెవెనిన్ సిద్ధాంతం గురించి చర్చించాము కాబట్టి తరువాతి ఉపన్యాసంలో మనము మాగ్నెటికల్లీ కపుల్డ్ సర్క్యూట్ల గురించి చర్చిస్తాము ధన్యవాదాలు